నమస్కారం మనము ఇంతకు ముందే ఆర్థిక నివేదిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి సంబంధించిన సమస్యలను సాధన చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఇప్పుడు మనం కొన్ని సైద్ధాంతిక అంశాలను ను క్రమం తప్పకుండా సాధన చేయండి ఒక విషయం మనసులో పెట్టుకోండి అకౌంటింగ్ గురించి సంపూర్ణ జ్ఞానం సంపాదించేందుకు ఆర్థిక అంశాలు ఎంత ముఖ్యమో సైద్ధాంతిక అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి వాణిజ్య సంస్థల మనుగడకు సైద్ధాంతిక అంశాల అవగాహన చాలా ముఖ్యం ఈ మధ్యకాలంలో చాలా తీవ్రంగా చర్చించబడిన అంశాల లో కార్పొరేట్ పరిపాలన లోపించడం వల్ల కొన్ని సంస్థల్లో ఆర్థిక కుంభకోణాలు జరిగి పలు సమస్యలకు దారి తీస్తున్నాయి అయితే మరి కార్పొరేట్ పరిపాలన అంటే ఏంటి ఇప్పుడు ఆ అంశం చర్చించుకుందాం అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ పదంలో రెండు భాగాలున్నాయి కార్పొరేట్ మరియు పరిపాలన కార్పొరేట్ అంటే సంస్థలు అని అర్థం పరిపాలన అంటే సంస్థను నిర్వహించడానికి నియంత్రించడానికి యాజమాన్యం పాటించే నియమాలు అంటే సంస్థ సజావుగా పని చేయడానికి పెట్టుకున్న నియమాలు అన్నమాట ఒక సంస్థను సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగించే విధానాలు మరియు సంబంధ బాంధవ్యాల సమూహమే పరిపాలన మనం ఎప్పుడూ ఒక సంస్థ సరిగా పని చేయాలి సరిగా నిర్వహించబడాలి సరిగా నియంత్రించబడాలి అని కోరుకుంటాము అందుకే దానికి సంబంధించి అనేక ప్రక్రియలు రూపొందించబడ్డాయి కార్పొరేట్ పరిపాలన విధానాలు పద్ధతులు ద్వారా సంస్థలోని వివిద్హ హక్కు దారులకు వారి హక్కులు బాధ్యతలు విభజించబడతాయి మీకు తెలుసు కదా ఒక సంస్థకు వాటాదారులే యజమానులు ఒక చిన్న ప్రైవేటు సంస్థ లో 2 నుంచి 10 వరకు వాటాదారులు ఉండొచ్చు ఒక పెద్ద పబ్లిక్ కంపెనీలో వాటాదారులు లక్షల్లో ఉంటారు వారు వివిధ ప్రాంతాల్లో వివిధ పట్టణాల్లో ఒక్కోసారి ప్రపంచంలోని పలు దేశాల్లో ఉండవచ్చు వారు సంస్థ యొక్క రోజువారీ వ్యవహారాలు చూసుకోలేరు అందుకని వారు తమ ప్రతినిధులుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ప్రతి సంవత్సరము ఎన్నుకుంటారు అంటే మనకి ఇప్పుడు ఒక కంపెనీలో రెండు పక్షాలు ఉంటాయి వాటాదారులు అనగా దాని యజమానులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వారి ప్రతినిధులు ఇంకా సంస్థలో అనేక హక్కుదారులు కూడా ఉంటారు సంస్థలో మేనేజర్స్ అధికారులు రోజువారి సాధారణ వ్యవహారాలు చూసుకుంటారు వారు సంస్థ లో ఉద్యోగులు అలాగే వారి కింద పని చేసే చాలా మంది ఉద్యోగులు ఉంటారు ఒక సంస్థ డబ్బు లేకుండా పని చేయలేదు కదా వాటాదారులు ఒక అంతర్భాగం అర్థమవుతోందా మరి ఇదంతా ఎందుకు అవసరం వాటాదారుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువ ఇవి నివారించడానికే ఇదంతా కూడా మీకు తెలుసు కదా సంస్థల్లో రకాలు ప్రొప్రైటరీ కన్సర్న్ ప్రొప్రైటరీ సంస్థలో ఒక వ్యక్తి మాత్రమే యజమానిగా ఉంటాడు విభేదాలకు తావుండదు ఒక సంస్థలో వాటాదారులు యజమానులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టాప్ మేనేజ్మెంట్ గా వ్యవహరిస్తారు నిర్ణయాలు తీసుకుంటారు వాటాదారులు లాభాలు కోరుకుంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్కువ జీతం ఆశిస్తారు అదే విభేదాలకు కారణం అవుతుంది ఇవి నియంత్రించడానికి కార్పొరేట్ గవర్నెన్స్ అవసరం కార్పొరేట్ పరిపాలన విధానాలు వారందరినీ ఒక తాటి మీదకు తెచ్చి సంస్థలోని హక్కుదారులు అందరూమెచ్చే విధంగా లాభపడే విధంగా ఒక సంస్థను నడిపించడానికి దోహద పడతాయి ఆ విధంగా సంస్థ ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందుతుంది కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు పారదర్శకత పారదర్శకత ఎందుకు వాటాదారులు ఒకచోట రుణదాతలు ఒకచోట వినియోగదారుల ఒకచోట ఉంటారు వారందరూ సంస్థ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు సంస్థ ఎప్పుడూ సమాచారం వారికి అందుబాటులో ఉంచాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు వాటాదారులకు తెలియకుండా సమాచారాన్ని దాచకూడదు ఇది సమాజానికి చెడు సంకేతాన్ని అందిస్తుంది అందుకే పారదర్శక పాలన అత్యంత ప్రధానమైన సూత్రం రెండో సూత్రం జవాబుదారీతనం సంస్థను నడిపిస్తున్న బోర్డు మరియు ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి వారు జీతాన్ని అందుకుంటున్నారు కాబట్టి వారు తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాలకు జవాబుదారీగా ఉండాలి తర్వాత ధర్మకర్తృత్వము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు మేనేజర్లు తాము సంస్థ యొక్క ధర్మకర్తలుగా భావించుకోవాలి అలా అని జీతం తీసుకోకూడదు అని కాదు న్యాయంగా తమకు రావలసిన జీతం తీసుకోవచ్చు సంస్థకు హానిచేసే ఎలాంటి స్వార్ధ పరమైన లావాదేవీలకు ప్రయత్నించరాదు ఆఖరిది కాని చాలా ముఖ్యమైనది నిజాయితీ నైతిక విలువలు చాలా అవసరం మనకు తెలుసు వ్యాపారంలో అందరూ లాభాలు గడించాలని అనుకుంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాటాదారులను మోసం చేయాలనుకోవడం ఒక మేనేజర్ సంస్థ యొక్క టెక్నాలజీని వేరే సంస్థకు అమ్మేయడం సంస్థ యొక్క వ్యూహాలను ప్రత్యర్థి సంస్థలకు చెప్పి డబ్బు చేసుకోవడం ఇవన్నీ అనైతికత కిందకు వస్తాయి ఇది సంస్థకు హాని చేస్తుంది అందుకే ఇక్కడ నొక్కివక్కాణించారు ఏంటంటే సంస్థలో సభ్యులందరికీ సంపాదించే హక్కు ఉంది కానీ నిజాయితీగా హిందీలో దీన్ని శుభ లాభం అని అంటారు అంటే వారు లాభాలు పొందొచ్చు కానీ నైతిక విలువలు కోల్పోకుండా ఇవన్నీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ లో ముఖ్యమైన సూత్రాలు మనము ఇంతకుముందే చర్చించుకున్నాం దాన్నే ఇప్పుడు ఒక చిత్రం రూపంలో చూస్తున్నాం ఒక పెద్ద వృత్తము ఉంది అది వాటాదారులు అది ఎర్రగా ఉంది ఎందుకంటే నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది వారు సంస్థ లో డబ్బు పెడతారు కానీ దాని మీద అజమాయిషీ ఉండదు కొంతమంది అధికారులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వారికి సంస్థ పై పూర్తి నియంత్రణ ఉంటుంది అంటే యాజమాన్యం అజమాయిషీ విభజింపబడ్డాయి అన్నమాట కానీ యజమానులు అధికారులు గొడవ పడకుండా కలిసి పని చేస్తే ఇద్దరు లాభపడతారు మేనేజర్లు ఎక్కువ డబ్బును స్వేచ్ఛనూ కోరుకుంటారు అక్కడే నియంత్రణ అవసరమవుతుంది వారికి వేతనం తప్పక ఇవ్వాలి కానీ సరైన రీతిలో వారికి నిర్ణయాలు తీసుకోవడం లో స్వేచ్ఛ ఇవ్వాలి కానీ అది దురుపయోగం అవకుండా కొంత నియంత్రణ అవసరం దాని కొరకే ఈ కార్పొరేట్ పరిపాలన విధానం యజమాన్యం అజమాయిషీ విభజన వలనే కార్పొరేట్ పరిపాలన అవసరం ఏర్పడింది ఇందాక చిత్రం లో వాటాదారులను మేనేజర్లను మాత్రమే చూసాము వాటాదారుల లో కూడా రకాలు ఉంటారు ప్రమోటర్ గ్రూప్ లేక కంట్రోలింగ్ గ్రూప్ మరియు చిన్న వాటాదారులు ప్రమోటర్ గ్రూప్ కు సంస్థపై అధిక నియంత్రణ ఉంటుంది సంస్థకు చెందిన నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ చిన్న వాటాదారులకు ఎలాంటి నియంత్రణ కూడా ఉండదు విభేదాలు యాజమాన్యానికి అధికారులకి మధ్య మాత్రమే కాదు పెద్ద వాటాదారులకు చిన్న వాటాదారుల మధ్య కూడా తలెత్తవచ్చు పెద్ద వాటాదారులకు అర్థబలం ఎక్కువ ఉంటుంది అందుకే వారికి సంస్థ పై నియంత్రణ ఎక్కువ ఉంటుంది తరచుగా మనం వ్యాపార సామ్రాజ్యాలు గురించి విన్నాం ఉదాహరణ బిర్లా గ్రూపు టాటా గ్రూప్ రిలయన్స్ గ్రూపు గ్రూప్ అనగా వ్యాపారాలు సమూహం ఆ వ్యాపారాల మీద అధిక వాటా ఉన్న కంపెనీకి ఎక్కువ అధికారం ఉంటుంది మిగతా చిన్న వాటాదారులకు కంపెనీ మీద ఎటువంటి నియంత్రణ ఉండదు ఇతర వాటాదారుల్లో కూడా కొంతమంది వ్యూహాత్మక వాటాదారులు ఉంటారు ఆర్థిక సంస్థలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వారికి 5 నుండి 15 శాతం వరకు వాటా ఉంటుంది అందువలన వాటికి సంస్థపై పూర్తి నియంత్రణ లేకపోయినా పాక్షిక నియంత్రణ ఉంటుంది పెద్ద మరియు చిన్న వాటాదారుల మధ్య విభేదాలు పెట్టుబడిదారుల రక్షణ సమస్యలకు దారి తీస్తాయి భారతదేశంలో లో కంపెనీలను నియంత్రించడానికి SEBI సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే రెగ్యులేటరీ సంస్థ ఉన్నది అలాగే అమెరికా లో SEC సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనే సంస్థ కంపెనీలను నియంత్రిస్తుంది రెగ్యులేటరీ సంస్థలు పెద్ద వాటాదారులు చిన్న వాటాదారులను మోసం చేయకుండా నియంత్రిస్తూ ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా కార్పొరేట్ పరిపాలన లో ముఖ్యమైనవి ఈ సంస్థలు నియంత్రణ ఎలా చేస్తాయి మీకు తెలుసు వాటాదారులు యజమానులు వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి ఒక ముఖ్యమైన హక్కు ఓటింగ్ హక్కు వారికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎన్నుకునే హక్కు ఉంటుంది వార్షిక సాధారణ సమావేశంలో ఎలక్షన్స్ జరుగుతాయి దానిద్వారా డైరెక్టర్స్ ని ఎన్నుకుంటారు అది వారి ముఖ్యమైన హక్కు వారికి ఆడిటర్స్ అపాయింట్ చేసే హక్కు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాల్లోఅంటే కంపెనీ విలీనం లాంటి వాటిలో కలగ చేసుకునే హక్కు కొత్తగా షేర్స్ జారీచేసిన అదనపు షేర్స్ జారీచేసినా భారీ రుణం తీసుకున్నా ఈ విషయాలన్నీ షేర్ హోల్డర్స్ తమ ఓటింగ్ హక్కు ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా షేర్ హోల్డ్ హక్కులు ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి లక్షల్లో ఉండే వాటాదారులకు హక్కులన్నీ వినియోగించుకోవడానికి సమయం ధనము ఉండకపోవచ్చు అందుకే నియంత్రణ హక్కు అంతా ప్రధాన వాటాదారులకే ఉంటుంది తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సంస్థ లో ఫుల్ టైం పనిచేసే అధికారులు వారు వ్యాపారానికి సంబంధించి రోజు వారి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వారు సంస్థకి ముఖ్య అధిపతులు అలాగే కొంత మంది డైరెక్టర్లు సంస్థకి ప్రతిరోజు రారు బోర్డు మీటింగ్ కి ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రమే వస్తారు ఆ నిర్ణయాలను అమలు చేసే విధానం లో వారు కలగ చేసుకోరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాత్రం నిర్ణయాలు తీసుకోవడంలో అమలు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లో మళ్ళీ రెండు రకాలు ఉంటారు ఇండిపెండెంట్ డైరెక్టర్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కి చెందినవారు ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ప్రమోటర్ గ్రూప్ ఎవరు ముకేశ్ అంబానీ గ్రూప్ ఎందుకంటే ముకేష్ అంబానీ కుటుంబానికి ఆ సంస్థ లో ప్రధాన వాటా ఉంది ఇంకా ముకేశ్ అంబానీ సంస్థ చైర్మన్ మరియు మ్యానేజింగ్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయన గ్రూప్ కి చెందిన అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు ఆయనే గ్రూప్ నీ నడిపించే నాయకుడు ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్లు గురించి మాట్లాడుకుందాం వీరు చార్టెడ్ అకౌంటెంట్లు లేదా కాస్ట్ అకౌంటెంట్లు లేదా న్యాయవాదులు లేదా ప్రొఫెసర్లు వంటి వృత్తిలో ఉంటారు వారు యజమాని కుటుంబం నుండి ఉండకూడదు వ్యూహం మీద స్వతంత్ర దృక్పథాన్ని ఇవ్వడానికి వీరిని బోర్డులో ఆహ్వానిస్తారు ఈ వ్యక్తులను నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ లోప్రధాన నిర్మాణం

ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ నిర్మాణం గ్రాఫికల్ రూపంలో చూపబడింది బోర్డును నియమించే వాటాదారులను మీరు ఇక్కడ చూడవచ్చు బోర్డు సంస్థ యొక్క సాధారణ నిర్వహణ కోసం సీనియర్ మేనేజర్లను నియమిస్తుంది సీనియర్ మేనేజర్స్ సంస్థ ఉద్యోగులను నియమిస్తారు సంస్థ కార్యకలాపాలను నియంత్రించడానికి ఆడిటర్లు ఉన్నారని తెలుసా ఆడిటర్లు ఎవరు ఆడిటర్లు సంస్థ యొక్క ఆర్థిక నివేదికలను ధృవీకరించే స్వతంత్ర నిపుణులు భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ఆడిటర్లు ఇప్పుడు ఆడిటర్లు ఎవరికి నివేదిస్తారు కంపెనీలో మోసం జరిగిందని అనుకుందాం వారు ఆడిట్ చేస్తున్నప్పుడు కొంత మోసం ఉందని వారు గ్రహిస్తారు ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మోసానికి పాల్పడుతున్నారు లేదా సీనియర్ మేనేజర్లు మోసానికి పాల్పడ్డారు అప్పుడు ఆడిటర్లు నివేదిక ఎవరికి చేస్తారు వాళ్ళు వెళ్లి వాటాదారులందరికీ చెప్పలేనందున వారు మళ్ళీ వెళ్లి బోర్డుకి చెబుతారా వాటాదారులు చెల్లాచెదురుగా ఉన్నారు కాబట్టి బోర్డు లోపల ఆడిట్ కమిటీ ఏర్పడుతుంది మరియు ఆడిట్ కమిటీకి నిరంతరాయంగా ఎక్కువ మంది నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాలి కాబట్టి ఆడిటర్లు తమ ఫలితాలను ఆడిట్ కమిటీకి నివేదించగలరు కాబట్టి ఆడిట్ కమిటీ బోర్డులో ఒక భాగం అయినప్పటికీ బోర్డు పనితీరును కూడా పర్యవేక్షించాలి ఆడిటర్లు మధ్యంతర రిపోర్టింగ్ బోర్డుకి ఇస్తారు తుది రిపోర్టింగ్ ఆడిటర్లు నేరుగా వాటాదారులకు చేస్తారు కానీ అది AGM లో ఉంటుంది మీరు గ్రహిస్తున్నారా సంవత్సరంలో మరియు విషయాలు జరుగుతున్నప్పుడు ఆడిటర్లు తమ నివేదికలను బోర్డు పనితీరును చూసే ఆడిట్ కమిటీకి అందిస్తారు ఇప్పటికే చర్చించినట్లు బోర్డు లోపల 2 రకాల డైరెక్టర్లు ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంస్థను నడుపుతున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై పర్యవేక్షణ చేస్తారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది మొత్తం నిర్మాణం ఇప్పుడు నా అభ్యర్థన ఏమిటంటే మీరు ఇప్పటికే మీ కంపెనీ వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విభాగానికి వెళ్లండి వారు బోర్డు జాబితాను ఇస్తారు ఆ జాబితాలో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వర్గీకరణ ఉంటుంది కాబట్టి ఆ వివరాలను చదివి అర్థం చేసుకోండి ఇప్పుడు కార్పొరేట్ నిర్మాణంలో మరింతగా పరిపాలనకు జవాబుదారీగా ఉండే ఒక ప్రధాన సంస్థ ఉందని అది వాటాదారులచే ఎన్నుకోబడిన సంస్థ అని మనకు ఇప్పటికే తెలుసు తర్వాత CEO మరియు బృందం ఉంది వీరు కార్పొరేట్ గవర్నెన్స్ నియమాలను అమలు చేస్తారు మరియు వార్షిక వాటాదారుల సమావేశం ఉంది అయితే వాటాదారులు ప్రతిసారీ కలుసుకోలేరు వారు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలుస్తారు మరియు అక్కడే వారు బోర్డు యొక్క ప్రవర్తనను సమీక్షిస్తారు ఇప్పుడు కార్పొరేట్ పాలనలో మరికొన్నిఅంశాలు చర్చిద్దాం ఒక ముఖ్యమైన విషయం బోర్డు వైవిధ్యం ఇప్పుడు బోర్డు సభ్యులందరూ ఒకే కుటుంబానికి చెందినవారైతే వారు ఒకే విధంగా ఆలోచిస్తారు అందుకే బోర్డులో మీకు వివిధ రకాల వ్యక్తులు అవసరం కాబట్టి గత చాలా సంవత్సరాలుగా విభిన్నమైన బోర్డు అవసరం అనే సూత్రం అభివృద్ధి చెందుతున్నది అందువల్ల ప్రమోటర్ తో కానీ వారి కుటుంబం తో కానీ సంబంధంలేని కొంతమంది స్వతంత్ర డైరెక్టర్లు అవసరం ఇప్పుడు మహిళా దర్శకులను కలిగి ఉండవలసిన అవసరం కూడా ఉంది ఆది వరకు బోర్డు లో పురుషు లే ఆధిపత్యం వహించే వారు ఇప్పుడు ఎక్కువ మంది మహిళలను బోర్డులో చేర్చారు ఉద్యోగుల ప్రతినిధులు లేదా మరికొన్ని సమూహాల ప్రతినిధులు వంటి వైవిధ్యాన్ని తీసుకురావడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కంపెనీ లో చైర్పర్సన్ మరియు సిఇఒ అనే 2 ముఖ్యమైన పదవులు ఉన్నాయి ఛైర్పర్సన్ అంటే వాటాదారుల సంఘానికి మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి నాయకత్వం వహించే వ్యక్తి మరియు సిఇఒ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోజువారీ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు ఇప్పుడు ఓకే వ్యక్తి చైర్మన్ మరియు సిఇఒ కావచ్చు అంటే రిలయన్స్ మాదిరిగానే ముఖేష్ అంబానీ చైర్మన్ అతను కంపెనీ సిఇఒ కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఛైర్పర్సన్గా ఒక ప్రత్యేక వ్యక్తిని మరియు సాధారణ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి CEO ను నియమిస్తున్నాయి ఉదాహరణకు చాలా బ్యాంకుల్లో ఛైర్మన్ సిఇఒ పదవులను ఇద్దరు వేరు వేరు వ్యక్తులు నిర్వహిస్తారు టాటా గ్రూపులో రతన్ టాటా అన్ని టాటా గ్రూప్ కంపెనీలకు ఛైర్మన్ అని మీకు తెలుసు కాని అతను ఏ కంపెనీకి సిఇఒ కాదు ప్రొఫెషనల్ సీఈఓలు ఉన్నారు ఈ రోజుల్లో టిసిఎస్ వంటి కొన్ని కంపెనీలకు ఛైర్మన్ కూడా టాటా కుటుంబానికి చెందినవారు కాదు అంటే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు చైర్మన్ మరియు సిఇఒగా వ్యవహరిస్తున్నారు విభజన వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి వారు తమ విధులపై పూర్తిగా దృష్టి పెట్టగలరు తదుపరిది ఆడిట్ కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఆడిట్ కమిటీ ఉందని మనము ఇప్పటికే చర్చించాము ఆడిట్ కమిటీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఫైనాన్స్ డైరెక్టర్ ఉంటారు ఫైనాన్స్ డైరెక్టర్ వారికి ఆర్థిక నివేదికలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు కాని ఆడిట్ కమిటీలో ఫైనాన్స్ డైరెక్టర్కు ఓటింగ్ హక్కు లేదు CFO అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పాత్ర కూడా ముఖ్యమైనదిగా మారుతోంది ఆర్థిక నివేదిక లో తప్పొప్పుల కు CFO జవాబుదారీగా ఉంటారు CEO కి తగిన సమయం ఉండకపోవచ్చు CEO అన్నింటికీ బాధ్యత వహిస్తాడు కాని సంస్థ యొక్క ఫైనాన్స్ బృందానికి నాయకత్వం వహించడానికి CFO కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది డైరెక్టర్ కి నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ ఉందని మనకు తెలుసు కాని ఆడిటర్ల స్వేచ్ఛ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ వాటాదారులచే సాంకేతికంగా నియమించబడిన ఆడిటర్లు ఉంటారు కాని ఆడిటర్లు బోర్డు యొక్క ప్రతి మాట వింటుంటే వారి స్వాతంత్య్రం పోతుంది అందువల్ల ఆడిటర్ సంస్థకు ఆడిటింగ్ మినహా ఇతర సేవలను అందించకూడదు ఇటువంటి కొన్ని సూత్రాలు తీసుకురాబడ్డాయి కాబట్టి ఆడిటర్ స్వతంత్రుడు అదే ఆడిటర్ చాలా సంవత్సరాలు ఆడిటింగ్ చేస్తే వారు సంస్థ యాజమాన్యంతో చాలా చనువుగా ఉంటారు కాబట్టి ఆడిటర్ల భ్రమణం అవసరం పైన పేర్కొన్న వివిధ సూత్రాల మాదిరిగా కార్పొరేట్ పాలనలో కొత్త సూత్రాలు వస్తున్నాయి మార్కెట్ కార్పొరేట్ కంట్రోల్ అని పిలువబడే మరో రకమైన నియంత్రణ ఉంది కంపెనీ సరిగ్గా చేయకపోతే ఓటింగ్ షేర్లకు మార్కెట్ ఉంటుంది మరియు అది అంతిమ నియంత్రణను ఇస్తుంది కాబట్టి కంపెనీ సరిగా పనిచేయకపోతే మోసాలు ఉంటే ఆ సందేశం స్టాక్ మార్కెట్కు వెళుతుంది మరియు స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ల డిమాండ్ తగ్గుతుంది కాబట్టి సంస్థ ధర పడిపోవచ్చు అది డైరెక్టర్ల పై కొంత ఒత్తిడి తెస్తుంది వారిపై నిరంతర నిఘా ఉంటుంది చురుకైన ద్వితీయ మార్కెట్ ఉంటే ఇది సాధ్యమే ఎందుకంటే ఇది నిర్వాహకులు సోమరితనం లేదా స్వార్థపూరిత లేదా అనైతిక పద్ధతులను అనుసరించకుండా నిరోధిస్తుంది ఇటువంటి ఏం జరిగినా వెంటనే వారి వాటా ధరలు పడిపోతాయి కానీ అది మాత్రమే కాదు సంస్థ షేర్ల ధర చాలా ఎక్కువగా పడిపోతే ఇతర సమూహాలు విలీనాలు మరియు సమ్మేళనం ద్వారా ఈ ఈ సంస్థను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే ఇప్పుడు స్వాధీనం చేసుకోవటానికి ఇది చౌకైన సంస్థగా మారుతుంది కాబట్టి విలీనాలకు చురుకైన మార్కెట్ ఉంటే ప్రమోటర్లపై మరింత నియంత్రణ ఉంటుంది ఎందుకంటే వారు సరిగ్గా పనిచేయకపోతే ఇతర కంపెనీలు స్వాధీనం చేసుకోవచ్చు మరియు వారిని తీసివేసి వారి స్వంత నిర్వాహకులను ఉంచవచ్చు అనే భయం ఉంటుంది కాబట్టి ఇది కార్పొరేట్ పాలన యొక్క ఒక ముఖ్యమైన మరియు శక్తివంతమైన విధానం కాబట్టి కార్పొరేట్ పాలన అంటే ఏమిటి ముఖ్యమైన సూత్రాలు ఏమిటి మరియు కార్పొరేట్ పాలన యొక్క నిర్మాణం ఏమిటి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను